ఫిజికల్ సింథసిస్పై మన చర్చను కొనసాగిస్తాము ముందు పాఠంలో మనం 2 పద్ధతుల గురించి మాట్లాడాము గేట్ సైజింగ్ మరియు బఫరింగ్ బఫరింగ్ ఇంటర్కనెక్షన్ లైన్లను పరిచయం చేయడం ఈ చర్చతో కొనసాగుతాము ఈ పాఠంలో మూడవ విస్తృత విధానమైన నెట్లిస్ట్ పునర్నిర్మాణం పరిశీలిస్తాము కాబట్టి పేరు సూచించినట్లుగా మనం సర్క్యూట్ నెట్లిస్ట్ ను ఏదో ఒక విధంగా సవరించడానికి ప్రయత్నిస్తున్నాముమరియు మీరు దీన్ని చేయగల అనేక మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మనము నెట్లిస్ట్ను ఏదో ఒక విధంగా సవరించుకుంటున్నామని నేను చెప్పినట్లుగా సమయాన్ని మెరుగుపరచడమే మన లక్ష్యం కానీ చాలా సహజంగా ఈ మార్పు ద్వారా ఈ సర్క్యూట్ కార్యాచరణ మార్చబడకూడదని మేము కోరుకుంటున్నాము ఈ సర్క్యూట్ కార్యాచరణను సవరించకూడదు కొన్ని అదనపు గేట్లు అవసరమయ్యే కొన్ని అదనపు హార్డ్వేర్లను ఉపయోగించవచ్చు కొన్ని అదనపు కనెక్షన్లు జోడించాల్సిన అవసరం ఉంది మనం ఇక్కడ అనేక పద్ధతులను చూస్తాము ఈ జాబితా సమగ్రమైనది కాదు చాలా సాధారణమైన నెట్లిస్ట్ సవరణ పద్ధతులు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఇక్కడ క్లోనింగ్ అంటే ఒకరకమైన క్లోనింగ్ లేదా డూప్లికేషన్ చేస్తాము మనం గేట్లను డూప్లికేట్ చేసి ఫానిన్ లేదా ఫ్యాన్అవుట్ ట్రీ నెట్వర్క్లను రీడిజైన్ చేయవచ్చు మనం కొన్ని గేట్ల యొక్క కమ్యుటేటివ్ పిన్లను మార్చవచ్చు కొన్ని సాధారణ బూలియన్ ఆల్ జీబ్రా రూల్స్ లను ఉపయోగించి కొన్ని గేట్లను డీకంపోజ చేయవచ్చు ఇక్కడ మళ్ళీ బూలియన్ ఆల్ జీబ్రా రూల్స్ లను ఉపయోగించి కొన్ని సర్క్యూట్లను పునర్నిర్మించవచ్చు సమయ లక్షణాలను మెరుగుపరచడానికి వాడే వివిధ పద్ధతులలో ఇక్కడ ఒక్కొక్కటిగా చూద్దాం క్లోనింగ్ క్లోనింగ్ అంటే కొన్నిసార్లు ఒక గేటును డూప్లికేట్ చేయవలసి ఉందని సూచిస్తుంది మనం నిజంగా మాట్లాడుతున్నది మొదట అకారణంగా మీకు తెలియజేస్తున్నది అప్పుడు నేను దీని గురించి మాట్లాడతాను మనకు ఒక గేట్ ఉందని అనుకుందాం ఈ గేట్ అవుట్పుట్ ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలకు వెళుతుంది మనం క్లోనింగ్ ద్వారా ఏమి చేస్తున్నామంటే ఇన్పుట్లు A మరియు B ఉందనుకుందాం ఈ గేట్ను రెండుసార్లు ప్రతిబింబిస్తున్నాము ఇక్కడ ఇది చాలా ఫ్యాన్అవుట్ పాయింట్లకు వెళుతుంది కానీ ఇక్కడ ఈ అవుట్పుట్ను ఉపసమితికి మరియు ఈ అవుట్పుట్ ఇతర ఉపసమితికి పంపుతున్నాము మనం వీటి అవుట్పుట్లను అంతటా విభజిస్తున్నాము మనకు ఈ క్లోనింగ్ ఎందుకు అవసరం మీరు ఆలోచిస్తే 2 విస్తృత కారణాలు ఉండవచ్చు మొదటిది ఏమిటంటే ఈ సందర్భంలో పెద్ద సంఖ్యలో ఫ్యాన్అవుట్ కనెక్షన్లు ఉన్నందున ఈ లోడ్ కెపాసిటెన్స్ యొక్క విలువ పెద్దగా ఉండవచ్చు అంటే ఈ గేట్ ఆ లోడ్ కెపాసిటెన్స్ను నడుపుతుంది ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి మొత్తం గేట్ డిలే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనం ఈ CL ను 2 భాగాల మధ్య పంపిణీ చేసాము అవి సమానంగా అంటే CL బై 2 మరియు CL బై 2 గా విభజించారు కాబట్టి డిలే సుమారు సగం అవుతుంది ఇక్కడ ఛార్జింగ్ మరియు డిశ్చార్జ్ సమయాలకు సంబంధించి మాత్రమే నేను పరిశీలిస్తాను లోడ్ కెపాసిటెన్స్ను తగ్గించగలిగితే ఛార్జింగ్ డిశ్చార్జ్ సమయం కూడా తగ్గుతుంది మరొక కారణం ఉండవచ్చు మొత్తం లేఅవుట్ చూద్దాం ఈ NAND గేట్ ఇక్కడ ఉంది మరియు అవుట్పుట్ చాలా భిన్నమైన ప్రదేశాలకు వెళుతుంది కొన్ని అవుట్పుట్లు ఇక్కడ 3 పాయింట్లు వెళ్తున్నాయని అనుకోండి ఇతర అవుట్పుట్లు ఎక్కడో చాలా దూరంగా వెళ్తున్నాయి అనుకుందాం చాలా దూరంగా అంటే ఈ పొడవైన పంక్తులు ప్రతి ఒక్కటి సుదీర్ఘమైన ఇంటర్కనెక్షన్ డిలే కు దోహదం చేస్తాయి కాబట్టి అకారణంగా ఈ గేట్లను దీన్ని నిర్వహించడానికి లేదా ఈ పొడవైన ఇంటర్కనెక్షన్ పంక్తులను నిర్వహించడానికి చొప్పించవచ్చు బదులుగా మీరు చొప్పించిన ఈ పొడవైన పంక్తిని నేరుగా నడపవచ్చు మీరు దానిని ప్రతిబింబించి వీటిని నడపడానికి ఈ గేటును వాడుటకు ఉపయోగించబడుతుంది ఇక్కడ మరియు ఇక్కడ చక్కగా ఉంచుటకు తగిన స్థితిని గుర్తించండి దానిని తిరిగి చూద్దాం నేను వివరించినట్లుగా గేట్ డూప్లికేషన్ లేదా క్లోనింగ్ క్రింది 2 పరిస్థితులకు డిలేన్ని తగ్గిస్తుంది మొదట గేట్ ఫ్యాన్ అవుట్ పెద్దగా ఉన్నప్పుడు ఈ 2 గేట్ల మధ్య మొత్తం ఫ్యాన్ అవుట్ను విభజించడం వల్ల ఫ్యాన్ అవుట్ కెపాసిటెన్స్ యొక్క ప్రభావం తగ్గుతుంది నేను వివరించినట్లయితే గేట్స్ అవుట్పుట్ 2 వేర్వేరు ప్రాంతాలకు లేదా 2 వేర్వేరు దిశలకు వెళ్ళినప్పుడు వీటిలో మంచి ప్లేస్మెంట్ను ఎక్కడ ఉంచాలో మీరు కనుగొనలేరు ఎందుకంటే అవుట్పుట్లు చిప్ యొక్క 2 వేర్వేరు మూలల్లోకి వెళ్తున్నాయి మీరు మిడిల్ లో ఉంచినప్పటికీ వైర్ల పొడవు ఎక్కువ ఉండవచ్చు కాబట్టి గేట్ల యొక్క 2 కాపీలను ఉపయోగించడం మంచిది ఒకటి మీరు దానికి దగ్గరగా ఉంచండి మరొకటి మీరు దానికి దగ్గరగా ఉంచండి మీరు అలా క్లోన్ చేస్తారు క్లోనింగ్ ప్రభావం ఇక్కడ మనం చూసిన 2 నడిచే కెపాసిటెన్స్ను 2 సమానమైన గేట్ల మధ్య విభజించడం అంటే అవుట్పుట్ కెపాసిటెన్స్ CL ను విభజిస్తోంది CL బై 2 మరియు ఈ CL బై 2 అయితే అప్స్ట్రీమ్ గేట్ల యొక్క ఫ్యాన్ అవుట్ పెంచే కాస్ట్ ఉంటుంది దీని అర్థం ఏమిటో ఇక్కడ చూద్దాం ప్రారంభంలో ఈ ఇన్పుట్ A NAND గేట్ యొక్క ఈ సింగిల్ ఇన్పుట్కు వస్తోంది కానీ ఇప్పుడు ఈ ఇన్పుట్ A తప్పనిసరిగా 2 వేర్వేరు ప్రదేశాలకు రావాలి నేను A మరియు B యొక్క ఫ్యాన్అవుట్ ని సమర్థవంతంగా పెంచుతున్నాను కాబట్టి ఇప్పుడు A కి ఫ్యాన్అవుట్ ఉంది దీనినే మనం అప్స్ట్రీమ్ గేట్లు అని పిలుస్తాము క్లోనింగ్ తర్వాత వస్తున్న ఈ ఇన్పుట్లు అవి ఈ రెండింటినీ నడపాలి A మరియు B రెండింటినీ నడపాలి దీనినే అప్స్ట్రీమ్ గేట్ల ఫ్యాన్అవుట్ అని పేర్కొన్నాము రెండవది అవుట్పుట్ 2 వేర్వేరు దిశలలో వెళుతుంటే గేట్ను ప్రతిబింబిస్తాము క్లోన్లను డౌన్ స్ట్రీమ్ లాజిక్ కి దగ్గరగా ఉంచవచ్చు డౌన్స్ట్రీమ్ లాజిక్ అంటే ఫ్యాన్అవుట్ వైపు ఉన్న సర్క్యూట్ల వద్ద దగ్గరగా ఉంచవచ్చు ఒక ఉదాహరణ తీసుకుందాం అంతకుముందు చూపిన అదే డిలే కెపాసిటెన్స్ డిలే మోడల్ని ఉపయోగిస్తాము మనం ఈ విధమైన ఉదాహరణను తీసుకుందాం ఇక్కడ నా వద్ద NAND గేట్ ఉంది ఇది 5 ఫ్యాన్అవుట్ కనెక్షన్లను మొత్తం లోడ్ కెపాసిటెన్స్ 5 తో నడుపుతోంది ఇది B మనం తీసుకున్న గేట్ పరిమాణం B గేట్ సైజు B మరోసారి చూద్దాం 5 ఫెమ్టోఫరాడ్ కెపాసిటెన్స్ కోసం డిలే 45 పికోసెకన్లు ఈ సందర్భంలో డిలే 45 పికోసెకన్లు ఇప్పుడు క్లోనింగ్ ఇలా చేసి దీనిని విభజిస్తున్నము వాటిలో ఒకటి VA మరియు VB అని అనుకుందాం ఈ గేట్లలన్నీ గతంలో లాగా ఒకే పరిమాణంలో ఉన్నాయనేది నిజం కాదు ఉదాహరణకు ఇక్కడ ఈ VA 2 లోడ్లు నడుపుతోంది VB 3 లోడ్లు నడుపుతోంది ఇక్కడ లోడ్ ఎక్కువగా ఉన్నందున మనం ఇక్కడ పెద్ద గేటును ఉపయోగిస్తున్నాము మరియు ఇక్కడ లోడ్ తక్కువగా ఉన్నందున చిన్న గేట్ ఉపయోగిస్తున్నాము VA కెపాసిటెన్స్ 2 తో మరియు VB కెపాసిటెన్స్ 3 తో VA 2 తో ఇది 30 మరియు VB కెపాసిటెన్స్ 3 తో 33 ఉంది కాబట్టి ఇది 30 మరియు ఇది 33 అవుతుంది ఇప్పుడు 45 కి బదులుగా డిలే ఇక్కడ 30 కి ఇక్కడ 33 కి వస్తోంది ఇక్కడ డిలేన్ని తగ్గించగలిగాము a మరియు b యొక్క ఫ్యాన్అవుట్ సంఖ్య పెరుగుతోంది ఇప్పుడు ఇది a అదనపు ఫ్యాన్అవుట్ మరియు b కూడా అదనపు ఫ్యాన్అవుట్ను కలిగి ఉంటుంది డౌన్ స్ట్రీమ్ కెపాసిటెన్స్ పెద్దగా ఉన్నప్పుడు క్లోనింగ్ కంటే బఫరింగ్ మంచిది ఇక్కడ నేను చెప్పినట్లు అప్స్ట్రీమ్ గేట్ల యొక్క ఫ్యాన్అవుట్ సామర్థ్యాన్ని బఫర్ పెంచలేవు ఇక్కడ ఉంది మనం కొంత లోడ్ నడుపుతున్న దృశ్యం ఉంది ఈ లోడ్ పెద్దదని అనుకుందాం పెద్ద కెపాసిటెన్స్ నడుపుతున్నాను నేను చెప్పేది ఏమిటంటే క్లోనింగ్కు బదులుగా బఫరింగ్ మంచి ఎంపిక క్లోనింగ్ ద్వారా మనం లోడ్ పంచుతున్నాము మనం లోడ్లో కొంత భాగం ఇక్కడ పంచుతున్న కొంత భాగం ఇక్కడ పంచుతున్నము అవుట్పుట్ను విభజిస్తున్నాము చాలా పెద్ద లోడ్ కెపాసిటెన్స్ నడుపుతున్న సందర్భాల్లో బఫర్ వాడకం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నాము బఫరింగ్ యొక్క ప్రయోజనం ఏమిటంటే ఇన్పుట్ వైపు లోడ్ కెపాసిటెన్స్ యొక్క ఫ్యాన్అవుట్ పెంచడం లేదు ఈ కెపాసిటెన్స్ మినిమం కెపాసిటెన్స్గా మిగిలిపోతుంది మీరు ఇక్కడ ఉపయోగిస్తున్నది C అయితే సమర్థవంతమైన కెపాసిటెన్స్ C కి రెండింతలవుతుంది ఎందుకంటే ఇప్పుడు 2 గేట్లను నడుపుతున్నారు ఇదే నేను ఇక్కడ సూచిస్తున్నాను బఫర్లు అప్స్ట్రీమ్ గేట్ల యొక్క ఫ్యాన్అవుట్ కెపాసిటెన్స్ను పెంచవు ప్లేస్మెంట్ డ్రివెన్ క్లోనింగ్ చాలా శక్తివంతమైన భావన చిప్లో మరెక్కడైనా చిప్లోని మరికొన్ని భాగాలలో కొన్ని ఫ్యాన్అవుట్ లక్ష్యాలు ఉంటే డ్రైవింగ్ గేట్ యొక్క క్లోన్ను దానికి దగ్గరగా ఉంచవచ్చు దీనిని ప్లేస్మెంట్ డ్రివెన్ క్లోనింగ్ అని పిలువబడుతుంది మనం క్లోనింగ్ లోడ్లు లేదా ఇతర వస్తువులను చూడటం ద్వారానే కాదు అవి ఎక్కడికి వెళుతున్నాయో కూడా చూస్తున్నాము ఇక్కడ ఒక క్లస్టర్ను చూసినట్లయితే మీరు ఒక క్లోన్ ఉంచండి ఆ క్లస్టర్కు సమీపంలో క్లోన్ కాపీని ఉంచండి అక్కడ మరికొన్ని పాయింట్లు ఉంటే మరొక క్లోన్ కాపీని ఆ క్లస్టర్కు సమీపంలో ఉంచండి ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం 5 సిగ్నల్స్ నడుపుతున్న ఒక గేట్ ఉందని అనుకుందాం d e f g h ఇక్కడ d e f v కి దగ్గరగా ఉన్నాయి కాని g మరియు h కొంచెం దూరంలో ఉన్నాయి కాబట్టి మనం చెప్పేది ఏమంటే మీరు ఒక గేటును క్లోన్ చేస్తారు ఈ క్రొత్త కాపీ v డాష్ దానిని g h కి దగ్గరగా ఉంచండి మనం దానిని v ప్రక్కనే ఉంచము కొంచెం దూరంగా ఉంచండి ఈ వైర్లు పొడవు కావచ్చు కానీ ఈ డిలే చాలా తక్కువ అవుతుంది ఫ్యాన్ ఇన్ ట్రీ రీడిజైనింగ్ టెక్నిక్ ఇతర పద్ధతులు ఫ్యాన్ ఇన్ ట్రీ రీడిజైనింగ్ టెక్నిక్ అంటే ఫ్యాన్ ఇన్ కనెక్షన్ ఉన్నప్పుడు ఇలాంటి ఉదాహరణను తీసుకుందాం ఇలాంటి గేట్ నెట్లిస్ట్ ఉందని అనుకుందాం ఇక్కడ గేట్ రకం ముఖ్యం కాదు కేవలం 2 స్థాయిలలో 3 గేట్లు ఉన్నాయి a b c d ఇన్పుట్లు మరియు ఈ ఇన్పుట్లు యొక్క యాక్చువల్ ఏరైవల్ టైం 4 3 1 0 అనుకుందాం అంటే మొదటి ఇన్పుట్ ఆలస్యంగా వస్తోంది చివరి ఇన్పుట్ త్వరగా చేరుకుంటుంది ఇప్పుడు ఈ గేటును ఇలా అమలు చేస్తే 1 గేట్ల డిలేన్ని సూచిస్తుంది ఈ ఫంక్షన్ను ఇలా అమలు చేస్తే అవుట్పుట్ 6 నిమిషాల తర్వాత మాత్రమే లభిస్తుంది ఎందుకంటే ఇన్పుట్ a 4 వద్ద మాత్రమే వస్తుంది అప్పుడు 1 మరియు 1 6 కానీ ఇలా చేస్తే లాజిక్ డిజైనర్ పరంగా ఇది బాడ్ లాజిక్ డిజైన్ అని చెప్పారు ఇక్కడ నాకు 2 స్థాయిలు ఉన్నాయి అంటే డిలే 2 3 స్థాయి ఉంది అంటే డిలే 3 ఉండాలి కానీ ఈ స్టాటిక్ సందర్భాల్లో డిలే 3 కావచ్చు కానీ మీరు రాక సమయాన్ని పరిశీలిస్తే సమయానికి అనుగుణంగా మెరుగైనది ఎందుకు ఎందుకంటే ఈ నెమ్మది ఇన్పుట్ a ఒక గేట్ డిలేన్ని మాత్రమే ఎదుర్కొంటుంది కాబట్టి అవుట్పుట్ 5 కు సిద్ధంగా ఉంటుంది 1 మరియు 1 ఈ అవుట్పుట్ 2 కు సిద్ధంగా ఉంటుంది 3 మరియు 2 ఈ అవుట్పుట్ 4 కి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఈ అవుట్పుట్ 5 కి సిద్ధంగా ఉంటుంది ఇక్కడ అవుట్పుట్ 6 వ సమయానికి వస్తోంది కానీ ఈ పునర్నిర్మాణం తరువాత అవుట్పుట్ యొక్క యాక్చువల్ ఏరైవల్ టైం 5 అవుతోంది ఇది ఇక్కడి ప్రయోజనం ఫానిన్ పునర్నిర్మాణం అంటే ఇది గేట్ల ఇన్పుట్ ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు బూలియన్ నియమాలను ఉపయోగించి మీరు నెట్వర్క్ను రీడిజైన్ చేయవచ్చు అప్పుడు ఈ వేగవంతం కానీ సిగ్నల్ పంక్తులు వేగవంతమైన మార్గాన్ని పొందే ప్రదేశంలో ఉంచడానికి ప్రయత్నిస్తాయి ఇక్కడ చేసిన విధంగా అదేవిధంగా ఇన్పుట్ లైన్లు మాత్రమే కాకుండా అవుట్పుట్ వైపు చేయవచ్చు అవుట్పుట్ లోడ్ కెపాసిటెన్స్ కూడా వేర్వేరు విభాగంలో సమతుల్యం చేయవచ్చు ఒక ఉదాహరణ తీసుకుందాం మొదట మనం మళ్ళీ స్లైడ్కు తిరిగి వస్తాము ఉదాహరణ చూద్దాం మీకు ఇలాంటి సర్క్యూట్ ఉందని అనుకుందాం ఇక్కడ గేట్ ఉంది 1 డిలే 2 బఫర్లు y1 మరియు y2 ఉన్నాయి ఈ మార్గాన్ని చూద్దాం నేను దీనిని పాత్ 1 అని పిలుస్తాను ఈ మార్గాన్ని పాత్ 2 అని పిలుస్తాను ఈ బఫర్ ఈ 2 లైన్లను నడుపుతోంది ఈ బఫర్ ఈ లైన్ను నడుపుతోంది కానీ ఇక్కడ ఏమి చేస్తున్నానంటే ఈ పంక్తులు చివరికి అదే సోర్స్ అదే ఫ్యాన్అవుట్ నుండి వస్తున్నాయని అనుకుందాం ఈ బఫర్ ఉపయోగించి వీటిని1 2 మరియు 3 గా విడదీశాను ఇప్పుడు ఈ పంక్తులలో ఒకదానిని తీసుకుని ఇక్కడ నుండి ఇక్కడికి జరపగలను నేను అలా చేస్తే ఇక్కడ నాకు ఈ బఫర్ అవసరం లేదు నేను చూపించడం లేదు ఇది ఇతర ప్రదేశాలకు కూడా వెళ్ళవచ్చు కాబట్టి ఒక మార్గంలో బఫర్ను తొలగించవచ్చు ఇప్పుడు ఆ పాత్ 1 చిన్న మార్గం దానిని వేగంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాము దీన్ని చేయడానికి ఇది ఒక పద్ధతి కావచ్చు స్లైడ్కు తిరిగి వెళ్దాం ఉదాహరణలో ఈ y1 అవసరమని చూశాము ఎందుకంటే పాత్ 1 యొక్క లోడ్ కెపాసిటెన్స్ పెద్దది ఈ పాత్ 1 యొక్క లోడ్ కెపాసిటెన్స్ పెద్దది ఇది 2 ఇన్పుట్లను నడుపుతున్నట్లు మీరు చూస్తున్నారు అందుకే ఇక్కడ బఫర్ అవసరం ఫ్యాన్అవుట్ ట్రీ రీడిజైన్ చేయడం ద్వారా ఏమి చేసాము మనం పాత్ 1 యొక్క లోడ్ కెపాసిటెన్స్ను తగ్గిస్తాము మరియు బఫర్ y1 నివారిస్తాము ఇది ఇక్కడకు మార్చాము ఈ బఫర్ అప్పటికే ఉంది ఇది ఇప్పటికే డ్రైవింగ్ చేయబడింది కాబట్టి సమస్య లేదు కానీ ఈ బఫర్ మీరు నివారించవచ్చు పాత్ 2 యొక్క ఈ డిలే అంగీకరించవచ్చు ఇది క్లిష్టమైనది కాదు మీరు ఈ రకమైన పరివర్తన చేస్తే సహజంగానే రెండవ బఫర్ పై లోడ్ పెరుగుతుంది పాత్ 2 లో డిలే పెరుగుతుంది ఈ పాత్ 2 తగినంత సానుకూల స్లాక్ను కలిగి ఉండవచ్చు కాబట్టి ఇది క్లిష్టమైనది డిలే లో అదనపు పెరుగుదల కారణంగా ఇప్పటికీ సానుకూల స్లాక్ తోనే ఉంది కాబట్టి ఇది ఆమోదయోగ్యమైనది స్వాపింగ్ కమ్యుటేటివ్ పిన్ను అంటే చాలా గేట్లు ఉన్నప్పుడు కొన్ని పిన్లను మార్పిడి చేస్తే అవి ఫంక్షన్ పరంగా సమానంగా ఉంటాయి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం మనం 3 ఇన్పుట్ AND గేట్ తీసుకుందాం A B C అవుట్పుట్ A B మరియు C ఇప్పుడు మీరు గేట్ ఇన్పుట్ C A B తో మార్పిడి చేస్తే అది ఒకే విధంగా ఉంటుంది ఎందుకంటే ఈ AND ఫంక్షన్ కమ్యుటేటివ్ A B B A కి సమానం కాబట్టి మీరు దీన్ని సులభంగా కమ్యుటేటివ్ నియమాన్ని ఉపయోగించి నిరూపించవచ్చు అదేవిధంగా ప్రాథమిక గేట్ల అన్ని కమ్యుటేటివ్ NAND OR NOR ఎక్స్ క్లూజివ్ OR అవి అన్నీ కమ్యుటేటివ్ మీకు కావలసిన విధంగా ఇన్పుట్లను మార్చుకోవచ్చు అవుట్పుట్ ఫంక్షన్ మారదు అవి ఫంక్షన్ పరంగా సమానంగా ఉంటాయి కానీ మరికొన్ని ఫంక్షనల్ బ్లాక్స్ ఉన్నాయని అనుకుందాం మల్టీప్లెక్సర్ ఉందనుకుందాం నాకు A B మరియు సెలెక్ట్ లైన్ S ఉంది మరియు ఇది అవుట్పుట్ నేను నా ఇన్పుట్లను మారుస్తాను అని అనుకుందాం నేను దీన్ని B చేస్తాను దీన్ని A చేస్తాను ఇప్పుడు ఈ ఫంక్షన్ దీనికి సమానం కాదు ఎందుకంటే S 0 కి సమానం అయితే ఈ సందర్భంలో A నీ తీసుకుంటుంది కానీ ఇప్పుడు ఇక్కడ B ఎంపిక చేయబడుతుంది కాబట్టి పిన్స్ యొక్క ఈ మార్పిడిని చేయలేని కొన్ని ఫంక్షనల్ బ్లాక్స్ ఉన్నాయి పిన్స్ మార్చుకో గలిగితే వాటిని కమ్యుటేటివ్ పిన్స్ అంటారు అన్ని ప్రాథమిక గేట్లో పిన్స్ అన్నీ సులభంగా మార్చుకోవచ్చు వాటిని కమ్యుటేటివ్ అంటారు కాబట్టి మీరు కమ్యుటేటివ్ పిన్లను మార్చుకోవచ్చని ఈ పద్ధతి చెబుతుంది Now another thing you observed at the level of the gates this looks very fine that even if you swap there is no change ఇప్పుడు మీరు గేట్ల స్థాయిలో గమనించిన మరొక విషయం ఇది మంచిగా కనిపిస్తుంది మీరు మార్పిడి చేసినా మార్పు ఉండదు మీరు ట్రాన్సిస్టర్ స్థాయి సర్క్యూట్ను చూస్తే ఒక సాధారణ ఉదాహరణలో 3 ఇన్పుట్ NAND ని చూపిస్తాను ఒక ట్రాన్సిస్టర్ లెవల్ సర్క్యూట్ పుల్ అప్ లో 3 P టైప్ ట్రాన్సిస్టర్లు కలిగి ఉన్నాయి A B C అనుకుందాం పుల్ డౌన్ లో 3 సమాంతర ట్రాన్సిస్టర్లు N టైప్ ఉన్నాయి ఇప్పుడు ఈ అవుట్పుట్ కొంత లోడ్ కెపాసిటెన్స్ నడుపుతుంది CL ఇది VDD ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఈ గేట్ A B మరియు C ఇన్పుట్లకు అవుట్పుట్ f సంబంధించి కమ్యుటేటివ్ అని చెబుతున్నప్పటికీ ఇది f కానీ ఈ A మారినప్పుడు మీరు చూస్తారు B మరియు C ఇప్పటికే 0 మరియు 0 గా ఉన్నాయని అనుకుందాం A 1 నుంచి 0 అవుతోంది కాబట్టి B 0 మరియు 0 అంటే ఇవి కండక్టింగ్ A 1 అంటే ఇది ఆఫ్ ఇప్పుడు ఇది కండక్టింగ్ ఇప్పుడు A కండక్టింగ్ కాబట్టి ఇది మార్గం అవుతుంది ఇప్పుడు ఇతర కేసు ఏమంటే నేను C గురించి మాట్లాడేటప్పుడు ఈ A B అప్పటికే కండక్టింగ్ ఇప్పుడు నేను ఈ పాయింట్ మరియు ఈ పాయింట్ మధ్య డిలేని పరిగణించాలి నికర డిలే లేదా ఈ సిగ్నల్ ప్రొపగేషన్ డిలే VDD నుండి ఇక్కడకు ఉండవలసిన అవసరం లేదు కొన్ని సందర్భాల్లో నేను మొత్తం మార్గాన్ని తీసుకోవలసి ఉంటుంది కొన్ని సందర్భాల్లో తక్కువ మార్గాలు కాబట్టి చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమంటే ఒక గేటుకు అంతటా పిన్స్ డిలే కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఇక్కడ చెబుతున్నది వాస్తవ ట్రాన్సిస్టర్ స్థాయి నెట్లిస్ట్లో కమ్యుటేటివ్ పిన్లు ఫంక్షనల్ గా ఉన్న వేర్వేరు డిలే నీ ఇస్తాయి కాబట్టి థమ్బ్ రుల్ ఏమంటే ఒక సిగ్నల్ ఆలస్యం గా వస్తే మీరు దాన్ని వేగంగా ఉన్న ఇన్పుట్ పిన్కు కేటాయించండి కానీ ఒక సిగ్నల్ త్వరగా వస్తున్నట్లయితే దానిని నెమ్మదిగా ఉన్న పిన్కు కేటాయించవచ్చు ఇది కేవలం థమ్బ్ రుల్ సరళమైన ఉదాహరణ ఇక్కడ చూపబడింది ఇవి ఇన్పుట్ల డిలేన్ని సూచిస్తాయి ఇవి 2 ఇన్పుట్ గేట్లు రెండు డిలే 1 మరియు 1 ఇక్కడ ఇది 1 మరియు 2 ఇవి ఏరైవల్ టైం కాబట్టి ఇది గ్రహిస్తే అవుట్పుట్ ఏరైవల్ టైం 2 ప్లస్ 2 ప్లస్ 1 5 అవుతుంది కానీ నేను ఇన్పుట్లో ఒక మార్పు చేసి అది c ఇది b మరియు a ఇక్కడకు తీసుకువస్తే అప్పుడు 0 1 0 ముందు ఉంటుంది కాబట్టి 2 నాటికి ఇది సిద్ధంగా ఉంటుంది ఇది 3 నాటికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి 5 నుండి డిలే న్ని 3 కి తగ్గించాము ఇది కూడా ఒక రకమైన టెక్నిక్technique దీనిలో మీరు డిలే న్ని మెరుగుపరిచేందుకు ఇన్పుట్లను కట్టుబడి వాటిని సర్దుబాటు చేయవచ్చు చివరిది గేట్ ఢీకాంపోజిషన్ అంటే బూలియన్ ఆల్జీబ్రా యొక్క కొన్ని నియమాలు ఉన్నాయి మీరు గేట్లను చిన్న గేట్ల గా ఢీకాంపోజ్ చేయవచ్చు ఇది టుఫోల్డ్ ఒకటి చిన్న గేట్లలోకి విభజిస్తే మొత్తం డిలే తక్కువ కావచ్చు మరియు పెద్ద గేట్ల కోసం MOS స్థాయి ట్రాన్సిస్టర్ స్థాయి నెట్వర్క్ చాలా క్లిష్టంగా ఉంటుంది ఎక్కువ సామర్థ్య ప్రభావాలు ఉంటాయి డిలే పెద్దదిగా ఉంటుంది కానీ మీరు దానిని చిన్న గేట్లుగా విభజించగలిగితే కొన్ని సందర్భాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ స్లయిడ్ ఒక సాధారణ ఉదాహరణను చూపిస్తోంది 2 స్థాయి AND మరియు OR ఉందని అనుకుందాం 2 స్థాయి AND మరియు OR NAND 2 స్థాయి NAND కు సమానమైనది తెలుసు కాబట్టి ఇది దీనికి సమానం కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవలసినది ఏమంటే మనకు మూడు 2 ఇన్పుట్ NAND గేట్లు మరియు ఒక 3 ఇన్పుట్ NAND గేట్లు అవసరం ఈ 3 ఇన్పుట్ NAND గేట్లును మీరు దానిని 2 ఇన్పుట్ AND గా విభజించి తరువాత 2 ఇన్పుట్ NAND ని వుంచవచ్చు ఇక్కడ మనకు అన్ని గేట్లు 2 ఇన్పుట్లు మాత్రమే ఉంచే ప్రత్యామ్నాయం ఉంది ఈ రకమైన ట్రాన్స్మిషన్ డిలేపై ప్రభావం చూపవచ్చు ఎందుకంటే ఈ సందర్భంలో 2 ఇన్పుట్ గేట్ యొక్క డిలే మరియు 3 ఇన్పుట్ గేట్ డిలే ఒకేలా ఉండవు భిన్నంగా ఉంటాయి కానీ ఇక్కడ మేము యూనిఫాంగా వుంచడానకై ప్రయత్నిస్తున్నాము బూలియన్ రీస్ట్రక్చరీంగ్ అనే ఒక టెక్నిక్ దీనిలో స్విచ్చింగ్ ఆల్జీబ్రా లేదా బులియన్ ఆల్జీబ్రా నియమాలను ఉపయోగించి కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ని కనుగొనవచ్చు తదుపరి స్లైడ్లో ఉదాహరణ చూపబడింది ఇది బూలియన్ ఆల్జీబ్రా యొక్క డిస్ట్రిబ్యూట్ లా ను ఉపయోగిస్తుంది ఇది a ఆర్ bc ను a ఆర్ b అండ్ a ఆర్ c కు సమానమని చెబుతుంది ఈ రకమైన డిస్ట్రిబ్యూట్ లా ను ఉపయోగించి సమయాన్ని మెరుగుపరచవచ్చు ఉదాహరణలో మనం 2 ఫంక్షన్లను తీసుకుంటున్నాము ఒకటి x a ఆర్ bc కి సమానం మరొకటి y a b ఆర్ c కు సమానం మనం మొదట ఈ ఫంక్షన్లను చూసి దీనికి తిరిగి వద్దాం ఈ x అనేది a ఆర్ bc ను తెచ్చే ఫంక్షన్ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ లా ను ఉపయోగించి దీనిని a ఆర్ b ఇన్టూ a ఆర్ c గా వ్రాయవచ్చు అదేవిధంగా y ab ఆర్ c డిస్ట్రిబ్యూట్ లా ను ఉపయోగించి దీనిని a ఆర్ c ఇన్టూ b ఆర్ c గా వ్రాయవచ్చు కాబట్టి సరిగ్గా ఈ విధంగా అమలు చేయాలి ఇది a ఆర్ b లాగా ఇది a ఆర్ c ను అమలు చేస్తుంది ఇది b ఆర్ c ను అమలు చేస్తుంది కాబట్టి అవసరమైన x మరియు y అవుట్పుట్లను కేవలం అండ్ఇంగ్ చేయడం ద్వారా లభిస్తాయి ఇప్పుడు ఇన్పుట్ల యొక్క ఇన్పుట్ ఏరైవల్ టైం 4 1 మరియు 2 అనుకుందాం a 4 వద్ద b 1 వద్ద c 2 వద్ద 4 1 2 వద్ద వస్తోంది కాబట్టి డిలే 4 ప్లస్ 1 ప్లస్ 1 6 మరియు 6 రెండు కేసులకు గరిష్టంగా ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఈ విధంగా ఉపయోగించడం లేదని అనుకుందాం ఇక్కడ ఉపయోగిస్తున్నది a ఆర్ bc ab ఆర్ c వంటి సరళమైన అమలును ఉపయోగిస్తున్నాము అంటే మొదటి స్థాయిలో అండ్ రెండవ స్థాయిలో ఆర్ a నేరుగా బయటకు వస్తున్నందున ఇక్కడ డిలే 5 అవుతుంది కానీ ఇంకా ఎందుకు 6 ఎందుకంటే a 4 కి వస్తుంది మీకు రెండు గేట్ డిలే అవసరం వాటిలో కనీసం ఒకదానినైనా మనం వేగవంతం చేయగలము దీనితో మీరు నెట్లిస్ట్ను పునర్నిర్మించగల అనేక పద్ధతులను చూశాము తద్వారా కొన్ని టైమింగ్తో సంబంధిత లక్షణాలను మెరుగుపరచవచ్చని ఎందుకంటే మనం చేపట్టిన దిద్దుబాటు చర్యలు స్టాటిక్ టైమింగ్ ఎనాలసిస్ చాలా అవసరం సమయ అవసరాలు ఉన్నాయని మనం కనుగొన్నాము అవి తీర్చబడలేదు మనం సర్క్యూట్ నెట్లిస్ట్ ప్లేస్మెంట్ కు అనేక మార్పులు మరియు ప్రసారాలు చేయవలసి ఉంటుంది మనం సాధారణంగా ఉపయోగించే ఈ పద్ధతుల గురించి మాట్లాడాము మా తదుపరి పాఠం లో మనం మొత్తం పర్ఫామెన్స్ డ్రివెన్ ఫ్లొ తో కొనసాగుతాము మరియు ఇప్పటివరకు మనం నేర్చుకున్న వాటిని సమగ్ర కోణంలో ఎలా ఉంటుందో చూద్దాం